వర్డ్ ఫార్మేషన్ రూల్స్ అండ్ నియోలాజిజం పార్ట్ 1 అందరికీ హలో 'అప్రీషియేటింగ్ లింగ్విస్టిక్స్ ఎ టైపోలాజికల్ అప్రోచ్' అనే నా NPTEL కోర్సు యొక్క ఈ సెషన్కు స్వాగతం మనం మోర్ఫాలజీఅనగా పదనిర్మాణ శాస్త్రం గురించి చర్చిస్తున్నాము ప్రపంచంలోని ఏ భాషలోనైనా ఇచ్చిన వాక్యంలోని పదాలను పరిగణనలోకి తీసుకుని పదనిర్మాణం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మనం కొంచెం ఎక్కువ సమయం కేటాయిస్తున్నాము అంతే కాక తరువాతి సెషన్లో పదనిర్మాణ టైపోలాజీకి మారినప్పుడు మన చేతిలో ఉన్న మార్ఫిమ్ల రకాలను బట్టి వివిధ రకాలను ఎలా నిర్ణయించవచ్చు అన్నది మనం తెలుసుకోగలగాలి కాబట్టి మునుపటి సెషన్లో నియోలాజిజం అనగా కొత్త పదాల సృష్టికి సంబంధించిన శాస్త్రం పనిచేసే వివిధ మార్గాల గురించి నేను మాట్లాడుతున్నాను నియోలాజిజం రెండు విధాలుగా పనిచేస్తుంది మొదట మీరు క్రొత్త పదాలను సృష్టించినప్పుడు నిఘంటువులో క్రొత్త పదాలను చేర్చడానికి మీరు దోహదం చేస్తారు లేకపోతే మీరు కొన్ని మాటలను స్పీచ్ కమ్యూనిటీలో ఉపయోగించడం వల్ల వాటి అర్ధం మారినప్పుడు మీరు అర్ధాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది కూడా నియోలాజిజంలో ఒక భాగం అవుతుంది కాబట్టి ఇక్కడ రెండు విషయాలున్నాయి క్రొత్త పదాలను జోడించవచ్చు రెండవది ఇప్పటికే ఉన్న పదాల అర్థాన్ని మార్చవచ్చు మనం క్రొత్త పదాలను జోడించగల వివిధ ప్రక్రియలు ఏమిటో మునుపటి ఉపన్యాసంలో చర్చించాము ఒక స్పీచ్ కమ్యూనిటీ అనగా ఒక భాషను మాతృ భాషగా కలవారు కొత్త పదాలు ఎలా తయారు చేస్తారు వారు యాక్రోనిమైజేషన్ ఎలా చేస్తారు వారు అక్షర సంక్షిప్త ప్రక్రియను ఎలా చేస్తారు వారు క్లిప్పింగ్ బ్లెండింగ్ పదాలను సాధారణీకరించడం ప్రొపర్ నౌన్స్ ను కామన్ నౌన్స్ గా ఉపయోగించడం ఎలా చేస్తారు అన్నది చూసాం అంతే కాక డైరెక్ట్ బారోయింగ్ మరియు ఇన్ డైరెక్ట్ బారోయింగ్ ఎలా చేస్తారో చూసాం కాబట్టి ఇవి కొన్ని మార్గాలు ఈ జాబితా సమగ్రమైనది కాదు మీరు సాహిత్యాన్ని మరింత అన్వేషించినట్లయితే దీని గురించిన మరింత సమాచారాన్ని కనుగొనవచ్చు ఏది ఏమైనప్పటికీ మీరు నిజంగా కొత్త పదాలను సృష్టించగల మార్గాలు ఇవి ఇవి అన్నీ నియోలాజిజం లో ఒక భాగం ఇక్కడ మనం తెలుసుకోవలసిన రెండవ విషయం ఏమిటంటే మనం పదం యొక్క అర్థాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నియోలాజిజం ఎలా పనిచేస్తుంది అని మీరు అర్థాన్ని మార్చినప్పుడు ఇది వేర్వేరు డొమైన్లలో లేదా వేర్వేరు అంశాలలో జరుగుతుంది ఆ విభిన్న డొమైన్లు ఏమిటి అటువంటి డొమైన్లలో ఒకటి వ్యాకరణ వర్గంలో జరిగే మార్పు దీన్నే ఇంగీష్ లో 'చేంజ్ ఇన్ గ్రమ్మాటికల్ కాటగిరి' అంటారు నేను మీకొక ఉదాహరణ ఇచ్చాను 'టు పోనీ టెయిల్ హర్ హెయిర్' 'పోనీటెయిల్' అనే పదం చాలా సందర్భాలలో నామవాచకంగా ఉపయోగించబడుతుంది కాని ఈ నిర్మాణంలో చూస్తే దానిని మనం 'క్రియకు' సంబందించిన 'to ఇంఫినిటివ్ ఫ్రేజ్' గా లేదా 'వెర్బల్ ఫ్రేజ్' గా వాడాం సాదారణంగా మనం అలా చేయం ప్రాథమికoగా చూస్తే 'పోనీ టెయిల్' ఒక నామవాచకం కానీ మనం దానిని 'క్రియకు' సంబందించిన 'to టు ఇంఫినిటివ్' గా లేదా 'క్రియ'గా వాడితే దాని వ్యాకరణ వర్గం మారుతుంది కాబట్టి 'ఐ పోనీ టెయిల్డ్ మై డాటర్స్ హెయిర్' I say I ponytailed my daughter's hair అని నేను చెప్పినప్పుడు నేను దీన్ని ఒక 'క్రియ'గా ఉపయోగిస్తున్నాను ఇంగ్లీష్ నిఘంటువులో సాధారణంగా ఇలా జరగదు కానీ ఇది నియోలాజిజంలో భాగం ఎందుకంటే పోనీటెయిల్ అన్న ఒక పదం ఒక యూనిట్గా తీసుకుంటే ఇటీవలి రోజుల్లో దాని వ్యాకరణ వర్గo మారింది మనం చర్చించిన మరొక విషయం కూడా ఉంది పదజాలం యొక్క డొమైన్ ఎలా విస్తరించబడుతుంది అన్నది మనం చూసాం కొన్ని సార్లు రూపక పొడిగింపు కొన్నిసార్లు అక్షర పొడిగింపు జరుగుతుంది షిప్ మరియు కెప్టెన్లను పోల్చండి ఆంగ్లంలో కెప్టెన్ అనే పదాన్ని మనం వాడగల ఏకైక ప్రదేశం షిప్ కాబట్టి కెప్టెన్షిప్ అనే వృత్తి షిప్ కు మాత్రమే కేటాయించబడింది 'కెప్టెన్' అన్న పదం బహుళ డొమైన్లలో ఉపయోగించవచ్చు అని ఇప్పుడు మనం చూడవచ్చు మీరు జట్టు కెప్టెన్ అని చెప్పవచ్చు ఒక చోట కార్పొరేట్ శిక్షణ జరుగుతోంది ఒక కార్పొరేట్ బృందం ఉంది మరియు ఇతను లేదా ఆమె ఆ కార్పొరేట్ బృంద కెప్టెన్ అని మీరు అనవచ్చు మీరు మెటఫోరికల్ కోణంలో కూడా ఇలా చూడవచ్చు 'మా తండ్రి మా ఇంటికి లేదా మా ఇంటి కెప్టెన్' కాబట్టి ఈ సందర్భంలో 'నా తండ్రి నా కుటుంబ కెప్టెన్' అని నేను చెబితే దానర్ధం ఆయన కుటుంబ ప్రాధమిక బాధ్యతను చూసుకుంటున్నాడు అని 'నా తల్లి నా ఇంటి కెప్టెన్' అని ఆమె చెబితే ఆమె తన ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటుంది అని అర్ధం వారు భౌతికంగా ఇంటిని నడపడం లేదు లేదా వారు నిజంగా ఇంటిని ముందుకు తోయడం లేదు కానీ వారు బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మెటఫోరికల్ మరియు పదజాలం పొడిగింపు వలన ఈ డొమైన్ వివిధ డొమైన్లకు విస్తరించబడింది ఆ విధంగా 'కెప్టెన్' అన్న పదం 'షిప్' కు మాత్రమే పరిమితం కాలేదు ఇప్పుడు సెమాంటిక్ బ్రాడనింగ్ అనగా 'అర్ధాన్ని విస్తరిoచడం' అనే ఒక విషయం ఉంది అంటే ఒక పదం యొక్క అర్ధం అంతకుముందు చాలా పరిమితంగా ఉంది ఇప్పుడు అది తగినంతగా విస్తరించింది ఉదాహరణకు 'కూల్' అన్న పదం తీసుకోండి ఒక పదంగా చూస్తే 'కూల్' ఉష్ణోగ్రత తగ్గడానికి సంబంధించినది మాత్రమే కాదు దాని అర్ధo విస్తరించింది ఆహ్లాదకరమైన ప్రతిదానికీ ఈ పదం నేడు వాడబడుతుంది ఇల్లు 'కూల్ ' గా ఉంది అంటే ఇల్లు అద్భుతoగా మరియు గొప్పదిగా ఉంది అని అర్ధం మీరు కోర్సు 'కూల్' గా ఉంది అని అంటే కోర్సు ఆసక్తికరంగా ఉంది లేదా ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ను అధ్యయనం చేయడం మీకు ఆసక్తికరంగా ఉంది అని అర్ధం లేదా ఈ ప్రదేశం 'కూల్' గా ఉంది అంటే ఈ ప్రదేశం చల్లగా ఉంది అని అర్ధం ఇది హిల్ స్టేషన్ అయి ఉంది లేదా ఇక్కడ ఉష్ణోగ్రత నిజంగా తక్కువగా ఉంది అని దీనర్ధం కాదు మీరు చాలా పొడిగా ఉండే ఎడారి ప్రదేశానికి కూడా వెళ్ళవచ్చు మరియు ఆ ప్రదేశం 'కూల్'గా ఉందని మీరు చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉందని అర్థం కాదు దానర్ధం ఏమిటంటే ఇది గొప్పగా కనిపిస్తుంది లేదా అక్కడ ఉండటం మంచి అనుభవాన్ని ఇస్తుంది అని కాబట్టి 'కూల్' యొక్క అర్ధం విస్తరించబడింది ఇది అన్ని రకాల సానుకూల సమాచారం లేదా సానుకూల అర్ధo కలిగి ఉంది అద్భుతమైన గొప్పదైన అందమైన నిశ్శబ్దo మరియు ప్రశాంతత కలిగిన ప్రతీదీ 'కూల్' పరిధిలోకి వచ్చింది అందుకే దీనిని సెమాంటిక్ బ్రాడనింగ్లో భాగంగా పరిగణిస్తాం ఇప్పుడు మనకు సెమాంటిక్ నారోయింగ్ అనగా 'అర్ధo తగ్గించడం' కూడా ఉంది అంటే ఇది సెమాంటిక్ బ్రాడనింగ్ కు వ్యతిరేకం మేము సెమాంటిక్ నారోయింగ్ అని చెప్పినప్పుడు దీనర్ధం అంతకుముందు విస్తృతంగా ఉన్న అర్థం ఇప్పుడు కుదించబడింది అని ఈ సందర్భంలో నేను ఇచ్చే ఉదాహరణ 'గర్ల్' అన్న పదం మునుపటి రోజుల్లో మంచి పాత రోజులలో మంచి పాత ఇంగ్లీషులో మీరు 'గర్ల్' అని వాడినప్పుడు ఆ అమ్మాయి వయస్సు 10 ఏళ్ళ నుంచి లేదా 5 సంవత్సరాల వయస్సు నుండి వృద్ధ మహిళ వయస్సు వరకు ఉంటుంది అని అర్ధం స్త్రీ లింగానికి చెందిన ఎవరినైనా ఒక 'గర్ల్'గా పరిగణించవచ్చు కానీ ఇప్పుడు ఈ సమకాలీన కాలంలో ఈ అర్ధం కొద్దిగా పరిమితం చేయబడింది ఈ అర్థం కొద్దిగా తగ్గించబడింది ఇప్పుడు మనం 'గర్ల్' అని చెప్పినప్పుడు మనం ప్రధానంగా చిన్నపిల్లలను యువ తరానికి చెందిన అమ్మాయిలను సూచిస్తాము కాబట్టి ఇది అర్ధం తగ్గించబడినట్లు చెప్పడానికి మేము చెప్పే ఉదాహరణ 'ఆర్ట్' విషయంలో కూడా అదే జరిగింది 'ఆర్ట్' అనేది సైన్స్ వాణిజ్యం సాంకేతికత లాంటి ప్రతిదానితో ముడిపడి ఉండేది కానీ ఇప్పుడు ఈ 'ఆర్ట్' ప్రధానంగా దాని సౌందర్య భావనతో సంబంధం కలిగి ఉంది కాబట్టి కళ యొక్క అర్థం కూడా తగ్గించబడింది దీనిని సెమాంటిక్ నారోయింగ్ అంటారు మనం ఇప్పటికే చర్చించిన తదుపరి విషయం సెమాంటిక్ డ్రిఫ్ట్ నేను ఈ విషయాల్ని పునరుద్ఘాటిస్తున్నాను వీటి గురించి మునుపటి ఉపన్యాసంలో నేను మాట్లాడానన్న విషయం మీరు గుర్తు చేసుకోవచ్చు నేను సెమాంటిక్ డ్రిఫ్ట్ అని చెప్పినప్పుడు 'లేడీ' అన్న పదం చూసాం 'లేడీ' అనే పదం ప్రధానంగా రెండు పదాలను కలిగి ఉంది ఒకటి 'హాఫ్' మరొకటి డిగే దీని అర్థం రొట్టెని పిసికి కలుపుట కాబట్టి రొట్టె పిండిని పిసికి కలిపే స్త్రీని పాత రోజులలో 'లేడీ' అని పిలిచేవారు రొట్టెని పిసికి కలిపే వారిని 'లేడీ' అనేవారు లేదా 'లేడీ' అంటే రొట్టెను పిసికి కలిపే వ్యక్తి అని అర్ధం మీరు ఒక 'లేడీ' అయితే మీ పని ఇంటి పనులను చూసుకోవడమే ఆ కోణంలో చూడాలి ఈ పదాన్ని కానీ మీరు 'లేడీ' యొక్క అర్ధాన్ని చూస్తే అది పెంచబడింది లేదా దాని ఉపయోగం ఉద్ధరించబడింది మేము 'లేడీ'ని ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తులకు లేదా ధనవంతులకు విశేషమైన వ్యక్తులకు లేదా ఉన్నత సమాజానికి చెందిన మహిళలకు మాత్రమే ఉపయోగిస్తాము కాబట్టి ఇక్కడ 'సెమాంటిక్ డ్రిఫ్ట్' ఉంది తక్కువ విశేష అర్ధాన్ని కలిగి ఉండే ఒక పదం ఇప్పుడు మరింత విశేషమైన అర్ధంతో వాడబడుతుంది కాబట్టి 'లేడీ' యొక్క అర్థoలో పదునైన మార్పు జరిగింది ఈ రోజుల్లో లేడీస్ 'రొట్టె' పిండి పిసికే వారు మాత్రమే కాదు సాధారణంగా వారు సమాజంలోని ఒక ప్రత్యేక ఉన్నత విభాగానికి చెందినవారు ఇప్పుడు పదం యొక్క అర్ధాన్ని మార్చడానికి సంబంధించిన చివరి విషయం మీకు నేను చెప్పబోతున్నాను మీరు మరింత చదివితే దాని గురించి మరింత అన్వేషించవచ్చు సాహిత్యo చూస్తే మరికొంత సమాచారం ఉండవచ్చు కానీ నేను చర్చించబోయేది చివరి అంశం నేను 'రివర్సల్స్' అని చెప్పినప్పుడు ఒకే అర్ధం వాడుకకు సంబంధించినంతవరకు మార్చబడింది అని అర్ధం వారు 'స్క్వేర్ డీల్' అని చెప్పినప్పుడు ఇది 1930 మరియు 1940 లలో ఉపయోగించబడింది కానీ 1950 ల నుంచి ఇదే విధమైన సమాచారం గురించి మాట్లాడేటప్పుడు 'స్క్వేర్ వన్' అని వాడుతున్నారు కాబట్టి 'స్క్వేర్ డీల్' నుండి 'స్క్వేర్ వన్' వరకు అర్థంలో రివర్సల్ ఉంది

కాబట్టి నేను నియోలాజిజం గురించి చెబుతున్నాను మీరు పదం యొక్క అర్ధాన్ని మార్చబోతున్నారా నియోలాజిజం ఎలా పనిచేస్తుందో చూడడానికి రెండు మార్గాలు రెండు కొలతలు లేదా రెండు డొమైన్లు ఉన్నాయి ఒక విధంగా నియోలాజిజం కొత్త పదాల కలయికకు మరియు సృష్టించడానికి సంబంధించినది మరొక వైపు నియోలాజిజంలో ఇప్పటికే ఉన్న పదాల అర్థంలో మార్పు కూడా ఉంటుంది ఈ సమాచారంతో మనం డెరివేషనల్ పదనిర్మాణ శాస్త్రానికి వెళ్దాము పద నిర్మాణ నియమాలు ఏమిటి ఇది కూడా మనం నిన్న క్లుప్తంగా చర్చించాము కాని ఇప్పుడు నేను దీని గురించి మరింత వివరించబోతున్నాను నేను రెండు ప్రశ్నలు అడిగాను మరియు మీరు వాటి గురించి ఆలోచించాలని నేను మిమ్మల్ని కోరాను మీరు వాటిని ఒక అసైన్మెంట్ గా పొందవచ్చు అని నేను మీకు చెప్పాను కాబట్టి మీరు 'కాంపౌండ్' అనగా సమ్మేళనం చేయగల వివిధ మార్గాలు ఉన్నాయి లేదా మీరు నిజంగా కొత్త పదాలను సృష్టించవచ్చు నేను ప్రారంభ తరగతులలో చెప్పిన దానిని మీరు గుర్తుకు తెచ్చుకోవడానికి నేను మీకు సహాయం చేస్తాను నేను పదనిర్మాణం గురించి మాట్లాడుతున్నప్పుడు మూడు రకాలైన పదాలు మూడు వేర్వేరు వర్గాల పదాలు ఉన్నాయని నేను చర్చించాను అవి 'సింపుల్ వర్డ్స్ కాంపౌండ్ వర్డ్స్ అండ్ కాంప్లెక్స్ వర్డ్స్'simple words compound words and complex words అంటే సాధారణ పదాలు సమ్మేళన పదాలు మరియు సంక్లిష్టమైన పదాలు 'సింపుల్ వర్డ్స్' అంటే ఏమిటో నాకు చెప్పటానికి మీరు నాకు సహాయం చేయగలరా దానిలో ఎన్ని మార్ఫిమ్లు ఉంటాయి ఒక 'సింపుల్ వర్డ్' లో ఒకే మార్ఫిమ్ ఉంటుంది మరియు అది ఎలాంటి మార్ఫిమ్ అది 'ఫ్రీ మార్ఫిమ్' అది ఫ్రీ మార్ఫిమ్ ఎందుకయింది ఎందుకంటే ఇది డిపెండెంట్ మార్ఫిమ్ లేదా బౌండ్ మార్ఫిమ్ను కలిగి ఉండదు ఎందుకంటే ఒకే మార్ఫిమ్ మాత్రమే ఉంటే మరియు ఆ మార్ఫిమ్ బౌండ్ మార్ఫిమ్ అయితే అది ఒంటరిగా నిలబడలేదు అది నిలబడటానికి మరొక మార్ఫిమ్ అవసరం ఆపై మనకు మరొక మార్ఫిమ్ లేకపోతే అది నిజంగా సాధ్యమేనా కనీసం 'ఇంగ్లీష్' వంటి పదంలో ఇది సాధ్యం కాదు లేదా సిద్ధాంతపరంగా కూడా ఇది సాధ్యం కాదు బౌండ్ మార్ఫిమ్ ను మీరు ఎలా పిలుస్తారు అంటే దానికి కట్టుబడి ఉండే మరేదో అవసరం ఉంది మనకు అది లేకపోతే మనకు ఫ్రీ మార్ఫిమ్ ఉండాలి కాబట్టి ఒక 'సింపుల్ వర్డ్' ఫ్రీ మార్ఫిమ్ను మాత్రమే కలిగి ఉండటానికి కారణం అదే ఇప్పుడు సంక్లిష్ట పదం అయిన రెండవ వర్గం ఉంది దాని పేరు 'కాంప్లెక్స్ వర్డ్' సంక్లిష్టమైన పదాలలో బహుళ మార్ఫిమ్లు ఉంటాయి వాటిలో ఒకటి 'ఫ్రీ మార్ఫిమ్' అయి ఉండాలి ఇది మూల పదంగా లేదా దాని కేంద్రంగా నిలుస్తుంది ఈ ఫ్రీ మార్ఫిమ్ ఒక 'హెడ్ వర్డ్'గా లేదా ఒక మూల పదంగా పరిగణించబడుతుంది మరియు అది అంచు వద్ద వుంటుంది దీనికి బహుళ అనుబంధాలు ఉండవచ్చు ఇందులో 'ప్రీఫిక్స్' లేదా 'సఫిక్స్' లేదా పరిస్థితిని బట్టి రెండూ ఉండవచ్చు కాబట్టి అది సంక్లిష్టమైన పదంగా మారబోతోంది మనం చర్చించిన మూడవ వర్గం 'కాంపౌండ్ వర్డ్' అనగా సమ్మేళన పదం సమ్మేళనం పదo అని మనం చెప్పినప్పుడు ప్రధానంగా రెండు 'ఫ్రీ మార్ఫిమ్'లను కలిపి ఉంచడానికి ప్రయత్నిస్తున్నాము ఈ రెండు 'ఫ్రీ మార్ఫిమ్'లు ఒంటరిగా నిలబడగలవు పూర్తి అర్ధాన్ని కలిగి ఉండటానికి అవి ఒకదానిపై ఒకటి ఆధారపడవు వారికి ఆ అవసరం లేదు అలాంటప్పుడు రెండు వేర్వేరు 'ఫ్రీ మార్ఫిమ్'లు కలిసి ఉంటే మనం దానిని సమ్మేళన పదo అని పిలుస్తాము ఇప్పుడు నేను వివిధ రకాలైన 'పార్ట్శ్ ఆఫ్ స్పీచ్' గురించి మాట్లాడబోతున్నాను వీటి వలన 'కాంపౌండ్ వర్డ్స్' వస్తాయి అటువంటి ఉదాహరణలలో మొదటిది నామవాచకం ప్లస్ నామవాచకం ఇది సాధ్యమయ్యే ఒక కలయిక కాబట్టి దాని గురించి ఆలోచించండి మనకు రెండు పదాలు ఉన్నాయి మరియు ఆ రెండు పదాలు నామవాచకాలు ఇక్కడ ఉన్న ఉదాహరణ ఏమిటి దీనికి ఉదాహరణ 'ల్యాండ్ లార్డ్' కాబట్టి 'ల్యాండ్' ఒక నామవాచకం 'లార్డ్' కూడా ఒక నామవాచకం మరియు వాటి రెండింటినీ కలిపి చూస్తే మనకు 'కాంపౌండ్ వర్డ్' వస్తుంది విశేషణం మరియు నామవాచకం విషయంలో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది ఉదాహరణ 'హై చెయిర్' ఇక్కడ విశేషణం ఏమిటి ఈ పదంలో విశేషణం 'హై' నామవాచకం ఏమిటి నామవాచకం 'చెయిర్' ఆపై మూడవ కలయిక ప్రిపోజిషన్ ప్లస్ నామవాచకం కాబట్టి మీకు ప్రిపోజిషన్ ప్లస్ నామవాచకం ఉన్నప్పుడు 'ఓవర్' అనే పదo ఇక్కడ ప్రిపోజిషన్ మరియు 'డోస్' నామవాచకం ఆ పదం 'ఓవర్ డోస్' ఇప్పుడు మనకు క్రియ ప్లస్ నామవాచకం ఉంటుంది కాబట్టి ఉదాహరణ 'గో కార్ట్' గో కార్టింగ్ అనేది పిల్లలు కొన్నిసార్లు యువకులు కూడా ఆడే సరదా ఆట గో కార్టింగ్లో 'గో' అనేది క్రియ మరియు 'కార్ట్' అనేది నామవాచకం సమ్మేళన పదాల సృష్టికి ఇది నాల్గవ మార్గం ఇప్పుడు మీకు విశేషణం ప్లస్ విశేషణం ఉంది 'రెడ్ హాట్' వంటి పదాలు కూడా ఉన్నాయి 'రెడ్ హాట్' అంటే చాలా ఆకర్షణీయమైనదిగా ఉంది చాలా బాగుంది అందంగా ఉంది అని అర్ధం ఈ సందర్భంలో 'రెడ్' ఒక విశేషణం 'హాట్' కూడా ఒక విశేషణం కాబట్టి ఈ రెండింటినీ కలిపి వారు ఒక సమ్మేళన పదాన్ని సృష్టిస్తున్నారు ఇప్పుడు మీకు నామవాచకం ప్లస్ విశేషణం ఉంది దీనికి ఉదాహరణ 'స్కై బ్లూ' 'స్కై' నామవాచకం మరియు 'బ్లూ' విశేషణం మునుపటి సందర్భంలో మనకు 'హై చెయిర్' వంటి విశేషణం ప్లస్ నామవాచకం ఉంది ఈ సందర్భంలో ఇది నామవాచకం ప్లస్ విశేషణం 'స్కై బ్లూ' పదనిర్మాణం విషయంలో ఈ రెండు కలయికలు సాధ్యమే అప్పుడు మనకు ప్రిపోజిషన్ ప్లస్ క్రియ ఉంది నాకు ఇక్కడ ఉన్న ఒక ఉదాహరణ oversee 'ఓవర్సీ' ఇక్కడ ఏది ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ 'ఓవర్' మరియు క్రియ 'సీ' కాబట్టి ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ కలయికలతో మనం ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలను గుర్తించబోతున్నాము మనం ప్రశ్నలకు వెళ్లేముందు ఈ అన్ని కలయికలలో మనకు 'హెడ్ వర్డ్' ఉందో లేదో గుర్తించడానికి ప్రయత్నిద్దాం ప్రతి 'కాంపౌండ్' పదానికి 'హెడ్ వర్డ్' ఉంటుందని మీరు అనుకుంటున్నారా అదే విధంగా ప్రతీ 'కాంప్లెక్స్' పదానికి 'హెడ్ వర్డ్' ఉంటుందని మీరు అనుకుంటున్నారా 'కాంప్లెక్స్' పదాలలో 'హెడ్ వర్డ్' ను గుర్తించడం చాలా సులభం నేను ఇవ్వగల ఉత్తమ ఉదాహరణ 'టీచర్' మీరు 'టీచర్' అని చెప్పినప్పుడు ఎన్ని మార్ఫిమ్లు ఉన్నాయి రెండు మార్ఫిమ్లు ఒకటి 'టీచ్' మరొకటి ' ఎర్' ఇక్కడ 'హెడ్ వర్డ్' లేదా మూల పదం ఏమిటి 'టీచ్' స్పష్టంగా అదే ఎందుకంటే ' ఎర్' అనేది 'బౌండ్ మార్ఫిమ్' కాబట్టి ఇది 'హెడ్ వర్డ్' కాదు మనం 'కాంపౌండ్' పదాలను పరిశీలిస్తే 'హెడ్ వర్డ్స్'ను గుర్తించడo కొన్నిసార్లు కొంచెం గమ్మత్తైన పనిగా మీరు కనుగొంటారు కానీ ఇప్పుడు మన చేతిలో ఉన్న ఏడు విభిన్న కాంబినేషన్లను చూద్దాం వాటిలో ప్రతిదానిలో 'హెడ్ వర్డ్స్' ఉన్నాయా కాబట్టి 'ల్యాండ్ లార్డ్' అన్న పదాన్ని చూద్దాం ఇక్కడ ఏది 'హెడ్ వర్డ్' నేను నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ ను కానప్పటికీ నా అంతర్ దృష్టి నాకు ఏమి చెబుతుంది ఇక్కడ 'లార్డ్' ప్రధాన పదం ఎందుకంటే ఒక వ్యక్తి దేనికి యజమాని 'ల్యాండ్' యొక్క యజమాని కాబట్టి 'లార్డ్' అనే పదం 'హెడ్ వర్డ్'గా పరిగణించబడుతుంది ' హై చెయిర్' విషయంలో చూస్తే 'చెయిర్' అనేది ఇక్కడ 'హెడ్ వర్డ్' మరియు 'హై' అనేది ఒక రకమైన వివరించే పదం లేదా హెడ్ వర్డ్ 'చెయిర్' గురించి మాట్లాడే పదం ఇప్పుడు మనకు 'ఓవర్ డోస్' అన్న పదం ఉంది నేను నాన్ నేటివ్ స్పీకర్ అయినా నా ఊహ ఏమిటంటే 'డోస్' అనేది 'హెడ్ వర్డ్' 'ఓవర్ డోస్' అంటే మోతాదు అధికoగా ఉంది అని చెప్తుంది 'గో కార్టింగ్' విషయంలో చూస్తే దీన్లో 'హెడ్ వర్డ్' ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియదు 'కార్ట్' 'హెడ్ వర్డ్' అని అనుకుంటున్నాను ఇది ఒక చిన్న సరదా ఆట లాంటిది ఇందులో చిన్న కార్ట్లు ఉంటాయి దీనిలో 'హెడ్ వర్డ్' ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియదు కాబట్టి దాని గురించి ఆలోచిద్దాం నా సలహా లేదా నా వివరణ ఏమిటంటే 'కార్ట్' అనేది 'హెడ్ వర్డ్' అయితే 'రెడ్ హాట్' అన్న పదంలో ఏది 'హెడ్ వర్డ్' అన్నది నాకు తెలియదు నా దృష్టిలో 'రెడ్' మరియు 'హాట్' రెండూ సమానమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి కాబట్టి 'హెడ్ వర్డ్' అంటే ఇతరులకన్నా ఎక్కువ ప్రాముఖ్యత పొందుతున్న పదం ఈ సందర్భంలో 'రెడ్ హాట్' అన్న పదంలో రెండింటికీ సమానమైన ప్రాముఖ్యత ఉందని నేను భావిస్తున్నాను మీకు 'స్కై బ్లూ' ఉంది 'స్కై బ్లూ' ఒక రంగు మీరు 'స్కై బ్లూ' అని చెప్పినప్పుడు బ్లూ అనే పదం స్కై అనే పదం కంటే ఎక్కువ ప్రాముఖ్యతను పొందుతోందని అనుకుంటున్నారా లేదా బ్లూ అనే పదం కంటే స్కై అనే పదానికి ఎక్కువ ప్రాముఖ్యత లభిస్తుందని మీరు అనుకుంటున్నారా దాని గురించి ఆలోచించండి నా సలహా ఏమిటంటే బ్లూ అనే పదo బహుశా ఎక్కువ ప్రాముఖ్యత పొందుతోంది మరియు 'ఓవర్ సీ' విషయంలో చూస్తే 'ఓవర్ డోస్' విషయంలో చేసినట్లే 'సీ' అనే పదం 'హెడ్ వర్డ్' అవుతుoది మరియు 'ఓవర్' ఒక ప్రిపోజిషన్ మాత్రమే ఈ విధంగా మనం 'హెడ్ వర్డ్స్' ను తీసుకోబోతున్నాం అయితే నా ప్రశ్న ఏమిటంటే అన్ని 'కాంపౌండ్' పదాలకు తప్పనిసరిగా 'హెడ్ వర్డ్స్' ఉండాలా లేదా 'హెడ్ వర్డ్' లేని 'కాంపౌండ్' పదాల యొక్క కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయా మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి మీ ఆలోచన ఏమిటి 'హెడ్ వర్డ్' లేని 'కాంపౌండ్' పదాలు ఉంటే దయచేసి నాకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి అలాంటి పదాల యొక్క కొన్ని ఉదాహరణలను ఆంగ్లంలోగాని లేదా మీ భాషలో గాని ఇచ్చే విధంగా ఆలోచించండి ఇది మీ భాషలో ఉంటే మీరు నాకు ట్రాన్స్క్రిప్షన్ ఇవ్వాలి ఎందుకంటే నాకు మీ భాష తెలియకపోవచ్చు మీరు దాని గురించి ఆంగ్ల భాషలో ఆలోచిస్తుంటే కొన్ని 'హెడ్ వర్డ్స్' లేని 'కాంపౌండ్' పదాలను నాకు చెప్పండి మరోవైపు మనకు 'కాంపౌండ్' పదాలు ఉన్నాయి ఇక్కడ నేను మీకు ఏ ఉదాహరణలు ఇచ్చినా అవన్నీ కేవలం రెండు మార్ఫిమ్లను కలిగి ఉంటాయి కాబట్టి దాని గురించి మీ ఆలోచన ఏమిటి అన్ని 'కాంపౌండ్' పదాలు ఎల్లప్పుడూ రెండు మార్ఫిమ్లు ఉంటాయని మీరు అనుకుంటున్నారా లేదా రెండు కంటే ఎక్కువ ఉన్న సందర్భాలు ఉన్నాయా ఇది మూడు లేదా నాలుగు మార్ఫిమ్లను కలిగి ఉండవచ్చు మీరు దాని గురించి ఏమి ఆలోచిస్తారు మరియు మీ ఆలోచన ఏమిటి మీరు ఆలోచించాల్సిన రెండు ప్రశ్నలు ఇవి తదుపరిసారి మీరు కొన్ని అసైన్మెంట్ లను చేసినప్పుడు నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను మీరు వీటిని గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం ఏమి చేయబోతున్నాం మనం 'అఫ్ఫిక్సేషణ్' ప్రక్రియను చర్చించబోతున్నాము అవి సఫిక్స్ లా లేదా ప్రిఫిక్స్ లా అన్నది చూడబోతున్నాము ఈ 'అఫిక్సెస్' స్వభావం ఏమిటి అవి ఏమైనా ఉత్పన్నం చేస్తున్నాయా లేదా దేన్నైనా ప్రేరేపిస్తున్నాయా అన్నది గమనించాలి కాబట్టి మేము 'అఫిక్సెస్' లేదా అనుబంధాలు గురించి మాట్లాడేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసినవి రెండు విషయాలు అనుబంధాలు రెండు రకాల పనిని చేస్తాయి అవి ఉత్పన్నం చేస్తున్నాయి లేదా అవి వేరే వాటిని ప్రేరేపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు పదాలను మీరు గుర్తుంచుకోవాలి మీరు క్రొత్త పదాన్ని పొందినప్పుడు మేము దానిని 'ప్రాసెస్ డెరివేషన్' అని పిలుస్తాము మరియు ఈ అనుబంధాలను 'డెరివేషనల్ మార్ఫిమ్స్' అంటారు కాబట్టి 'డిరైవ్' అనగా ఉత్పన్నం అనే పదం నుండి మేము ఉత్పన్నం పొందుతున్నాము 'ఇంఫ్లేక్ట్' నుండి మేము ఇంఫ్లేక్షన్ పొందుతున్నాము ఈ అనుబంధాలు ప్రధానంగా 'ప్రిఫిక్స్' అయినా లేదా 'సఫిక్స్' అయినా అవి ప్రధానంగా మార్ఫిమ్లు ఈ మార్ఫిమ్లకు రెండు వేర్వేరు విధులు ఉన్నాయి వాటి నుంచి ఏదైనా ఉత్పన్నమైనప్పుడు మేము వాటిని ఉత్పన్న మార్ఫిమ్లుగా పిలుస్తాము మరియు అవి కేవలం ఇన్ఫ్లెక్టర్లుగా ఉపయోగించినప్పుడు మేము వాటిని ఇన్ఫ్లెక్షనల్ మార్ఫిమ్లు అని పిలుస్తాము కాబట్టి గుర్తుంచుకోండి ఇంఫ్లేక్షన్ నుండి మనకు ఇంఫ్లేక్షనల్ లభిస్తుంది మరియు డేరివేషన్ నుండి మనం 'డేరివేషనల్' పొందుతాము ఇది కొద్దిగా తేడాగా ఉంటుంది ఈ 'ప్రిఫిక్స్' లేదా 'సఫిక్స్' లేదా 'ఇన్ఫిక్స్' ఏమైనా అవి ఉత్పన్న వర్గం లేదా ఇన్ఫ్లెక్షనల్ వర్గానికి సంబందిoచినవై ఉంటాయి కీ వర్డ్స్ నియోలాజిజం వొకాబ్యులరి ఎక్స్టేన్శన్ సెమాంటిక్ బ్రాడనింగ్ సెమాంటిక్ నారోయింగ్ సెమాంటిక్ డ్రిఫ్ట్ రివర్సల్ కాంపౌండింగ్ హెడ్ వర్డ్స్ అఫిక్సేషన్ ప్రాసెసెస్ డెరివేషనల్ మరియు ఇన్ఫ్లెక్షనల్ మార్ఫాలజీ